ఇండక్షన్ మోటర్ యొక్క నో లోడ్ మరియు బ్లాక్ రోటర్ పరీక్షను మనం చూడబోతున్నాము వాస్తవానికి చివరి తరగతి నేను నో లోడ్ పరీక్షలో ప్రారంభించాను మరియు ట్రాన్స్ఫార్మర్ యొక్క నో లోడ్ పరీక్షకు ఓపెన్ సర్క్యూట్ పరీక్షకు చాలా పోలిక ఉంటుందని నేను మీకు చెప్పాను అయితే బ్లాక్ రోటర్ పరీక్ష ట్రాన్స్ఫార్మర్ యొక్క షార్ట్ సర్క్యూట్ పరీక్షకు చాలా పోలి ఉంటుంది కాబట్టి దీనికి కారణం మీరు నిజంగా ఇండక్షన్ మోటారు యొక్క సమానమైన సర్క్యూట్ను చూస్తే నేను సాధారణంగా ఇక్కడ R1 ఇక్కడ X1 కలిగి ఉన్నాను అప్పుడు నాకు Rc ఉంది మరియు ఇది Xm గా ఉంటుంది మరియు రోటర్ పారామితులు గా నేను కలిగి ఉన్నాను నేను దీనిని R2ls మరియు X2l గా కలిగి ఉండబోతున్నాను మరియు ఇది రోటర్ అంతర్గతంగా షార్ట్ సర్క్యూట్ అయినందున ఇది తప్పనిసరిగా షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఇక్కడ నేను వాస్తవానికి V1 విలువను వర్తింపజేస్తున్నాను ఇది ఒక ఫేజ్ కు వర్తించే స్టేటర్ వోల్టేజ్ నేను స్వేచ్ఛగా నడుస్తున్న మోటారును చూస్తున్నట్లయితే ఈ స్లిప్ 0 కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా నేను దీన్ని స్వేచ్ఛగా నడుపుతున్నాను లేదా స్వెచ్చా గమనం టెస్ట్ లో నేను s విలువ 0 కి సమానమైనదిగా ఉండబోతున్నాను ఎందుకంటే రోటర్ ఓపెన్ సర్క్యూట్ అయినంత మంచిది ఎందుకంటే s0 వద్ద R2s అనంతం అవుతుంది కాబట్టి నేను R2l s ను అనంతానికి సమానంగా కలిగి ఉండబోతున్నాను కాబట్టి నేను రోటర్ ఓపెన్ సర్క్యూట్ చేయబోతున్నాను కాబట్టి ఇది ఇండక్షన్ మోటర్ యొక్క ఓపెన్ సర్క్యూట్ పరీక్షకు సమానం ట్రాన్స్ఫార్మర్ యొక్క ఓపెన్ సర్క్యూట్ పరీక్ష అని దీని అర్ధం అయితే నేను షార్ట్ సర్క్యూట్ చేయబోతున్నట్లయితే నేను తప్పనిసరిగా బ్లాక్ రోటర్ ను ఉపయొగిస్తాను రోటర్ నిరోధించబడితే ఆ సందర్భంలో నేను స్లిప్ s 1 ను కలిగి ఉండబోతున్నాను కాబట్టి R2l s ప్రాథమికంగా R2l కు సమానంగా మారుతుంది ఇది ఇండక్షన్ మోటర్ యొక్క సాధారణ షార్ట్ సర్క్యూట్ పరిస్థితి ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క షార్ట్ సర్క్యూట్ స్థితికి సమానం కాబట్టి ఎటువంటి నో లోడ్ పరీక్ష ట్రాన్స్ఫార్మర్ యొక్క ఓపెన్ సర్క్యూట్ పరీక్షకు అనుగుణంగా లేదని గ్రహించండి మరియు బ్లాక్ రోటర్ పరీక్ష ట్రాన్స్ఫార్మర్ యొక్క షార్ట్ సర్క్యూట్ పరీక్షకు సమానం ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ కండిషన్ కింద తయారు చేయబడిన కనెక్షన్ ఏమిటో చూడటానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఇండక్షన్ మోటారు యొక్క ఫేజ్ లలో ఒకదానికి వెళ్లే వాట్మీటర్లలో 1 గా నేను దీన్ని కలిగి ఉంటాను ఇది ఇండక్షన్ మోటర్ స్టేటర్ అని చెప్పండి కాబట్టి ఇది అమ్మీటర్ కానుంది మరియు ఇది వాట్ మీటర్ W1 ద్వారా వస్తోంది నేను 2 వాట్ మీటర్ పద్ధతిని ఉపయోగించబోతున్నాను ఇది ఇండక్షన్ మోటర్ యొక్క రెండవ ఫేజ్ మరియు ఇది ఇండక్షన్ మోటార్ యొక్క మూడవ ఫేజ్ మూడవ ఫేజ్ వాట్ మీటర్ యొక్క మరొక ప్రస్తుత కాయిల్ ద్వారా కూడా అనుసంధానించబడుతుంది ఇది ప్రెజర్ కాయిల్ కాబట్టి ప్రెజర్ కాయిల్స్ ఒక ఫేజ్ లో కలిసి కనెక్ట్ చేయబడింది కాబట్టి నేను వాస్తవానికి 3 ఫేజ్ ల ఆటో ట్రాన్స్ఫార్మర్ను మధ్యలో పెడుతున్నాను తద్వారా నేను కోరుకుంటే వేరియబుల్ వోల్టేజ్ను వర్తింపజేయగలను కాబట్టి ఇది నా 3 ఫేజ్ ఆటోట్రాన్స్ఫార్మర్ మరియు నేను తప్పనిసరిగా ఇక్కడ 3 ఫేజ్ ల సరఫరాను అనుసంధానించబోతున్నాను కాబట్టి ఇది A ఇది B ఇది ఇది C అదేవిధంగా ఇవి ఇండక్షన్ మోటార్ టెర్మినల్స్ a b మరియు c ఇప్పుడు నేను రోటర్ను స్క్విరెల్ కేజ్ రోటర్ గా చూపించబోతున్నాను ఇది కొంతవరకు ఇలా ఉంటుంది కాబట్టి నేను స్క్విరెల్ కేజ్ రోటర్ చూపించాను ఇప్పుడు అమ్మీటర్ కరెంట్ I0 ని కొలుస్తుంది నేను వోల్టేజ్ లైన్ను లైన్ వోల్టేజ్కు కొలవబోతున్నాను ఇది V0 మరియు నేను W1 మరియు W2 అంటే ఏమిటో కొలవబోతున్నాను కాబట్టి నేను నిజంగా ఇక్కడ టెర్మినల్స్ గురించి చెప్పగలను ఇది m1 ఇది l1 ఇది సాధారణం మరియు ఇది V1 అదేవిధంగా ఇది m2 కానుంది ఇది l2 గా ఉంటుంది మరియు ఇది సాధారణం అవుతుంది మరియు ఇది V2 గా ఉంటుంది ఇప్పుడు నేను V0 I0 W1 W2 రీడింగులను గమనించబోతున్నాను నేను ఇండక్షన్ మోటారును లోడ్ చేయనప్పుడు చాలా సార్లు నేను ఒక వాట్ మీటర్ లో కిక్ బ్యాక్ చూడబోతున్నాను అంటే ఈ వాట్ మీటర్ యొక్క సూది 0 కన్నా తక్కువకు వెళుతుంది ఈ సందర్భంలో నేను కరెంట్ కాయిల్ రివర్స్ చేయాలి మరియు కరెంట్ కాయిల్ ఏమైనా W1 ను మాగ్నిట్యూడ్ గా గమనించండి నేను రీడింగ్ గమనించగలను నేను రీడింగ్ ని W1 గా గమనించనివ్వండి కాని ఈ స్థితిలో ఉన్న నికర శక్తి నేను W2 W1 గా గమనించాలి ఎందుకంటే నేను కరెంట్ కాయిల్ను రివర్స్ చేసాను నేను ఈ రీడింగ్ ని ప్రతికూలం గా తీసుకోవాలి కాబట్టి ఇది నికర శక్తి అవుతుంది కాబట్టి V0 అంటే ఏమిటి I0 అంటే ఏమిటి మరియు W0 అంటే ఏమిటి అని అన్ని గారడీ చేసిన తరువాత నేను గుర్తించాను ఇవి నేను గుర్తించాను ఇండక్షన్ మోటారు యొక్క నో లోడ్ కరెంట్ దాని రేటెడ్ కరెంట్ లో ఇప్పటికీ 30 శాతం వరకు ఎక్కువ ఉంటుందని దయచేసి గమనించండి కాబట్టి నేను అని రాయాలి ఇండక్షన్ మోటారు యొక్కనో లోడ్ నష్టం ఇది వాస్తవానికి ఇండక్షన్ మోటారుకు కలిగే యాంత్రిక నష్టాల కు సమానంగా ఉంటుంది ఎందుకంటే మోటారు సింక్రోనస్ వేగానికి దగ్గరగా తిరుగుతుంది మరియు ఇండక్షన్ మోటారు వల్ల కలిగే కోర్ నష్టాలు ఈ రెండు నష్టాలను కలిగి ఉంటుంది ఇండక్షన్ మోటారు దాదాపు స్థిరమైన వేగంతో నడుస్తుంది మరియు రేటెడ్ వోల్టేజ్ మరియు రేటెడ్ ఫ్రీక్వెన్సీ వద్ద వర్తించేంతవరకు కోర్ నష్టాలు స్థిరంగా ఉంటాయి కాబట్టి ఈ నష్టాలు చాలా స్థిరంగా ఉన్నాయని మనం అనుకోవచ్చు ఇప్పుడు నేను కలిగి ఉన్నాను ఈ విషయాలన్నీ ఒక్కో ఫేజ్ విలువలకు ఉండాలి ఇది డెల్టా వైండింగ్ లా కనెక్ట్ చేయబడిన ఇండక్షన్ మోటారుగా ఉంటే నేను చదివిన V0 నేరుగా లైన్ వోల్టేజ్ మరియు ఫేజ్ వోల్టేజ్ అని చెప్పగలను అయితే I0 నేను కరెంట్ రీడింగ్ కాబట్టి ప్రతి ఫేజ్ కరెంట్ పొందడానికి నేను 3 ద్వారా విభజించాలి కాబట్టి ఈ విలువలన్నీ ఒక్కో ఫేజ్ విలువలకు ఉండాలి ఇప్పుడు నేను కలిగి ఉన్నాను నేను Rc ని నిర్ణయించిన తర్వాత వాస్తవానికి ఇది ఒక ఫేజ్ కు కోర్ లాస్ కాంపోనెంట్ కరెంట్ అని చెప్పగలను నాకు ఇప్పటికే I0 ఉంది కాబట్టి ఇది అయస్కాంత ప్రవాహం అని చెప్పగలను ఇప్పుడు నాకు Im ఉంది నా దగ్గర V0 ఉంది కాబట్టి నేను దీనిని ఇలా వ్రాయగలను కాబట్టి నాకు Rc విలువ వచ్చింది నాకు Xm విలువ వచ్చింది యాంత్రిక నష్టాలు మరియు కోర్ నష్టాలకు సంబంధించిన నష్టాలను కూడా నేను పొందాను కాబట్టి ఇండక్షన్ మోటారు యొక్క ఓపెన్ సర్క్యూట్ పరీక్ష లేదా ఇండక్షన్ మోటర్ యొక్క స్వెచ్చా గమనం టెస్ట్ నుండి నేను అవన్నీ తెలుసుకోవాలనుకున్నాను కాబట్టి నేను సమాంతర పారామితులను నిర్ణయించగలను కాబట్టి ఇప్పుడు నేను ఇండక్షన్ మోటర్ యొక్క సిరీస్ పారామితులను చూడటానికి బ్లాక్ చేయబడిన రోటర్ పరీక్షకు వెళ్ళవలసి వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము 3 ఫేజ్ ల ఇండక్షన్ మోటారు యొక్క బ్లాక్ రోటర్ పరీక్షను చూడటం ప్రారంభిస్తాము ఇండక్షన్ మోటర్ యొక్క ఓపెన్ సర్క్యూట్ పరీక్షను మనము చూశాము తదుపరి 3 ఫేజ్ ఇండక్షన్ మోటర్ యొక్క బ్లాక్ రోటర్ టెస్ట్ అని పిలువబడే దాని కోసం మనం చూడాలి కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో పేరు సూచించినట్లుగా రోటర్ బ్లాక్ చేయబడుతుంది లేదా తిరగటానికి అనుమతించబడదు మేము రోటర్ పూర్తిగా బ్లాక్ చేయబోతున్నాం కాబట్టి రోటర్ నిరోధించబడినప్పుడు మనం తప్పనిసరిగా దీనికి సంబంధించిన రేఖాచిత్రాన్ని గీయండి ఇవి A B మరియు C ఫేజ్ ల ఇన్పుట్లు అని చెప్పండి నేను ఇక్కడ 3 ఫేజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ను కలిగి ఉండబోతున్నాను కాబట్టి నేను ఇక్కడ 3 ఫేజ్ లను ఇలా కనెక్ట్ చేయబోతున్నాను ఇప్పుడు ప్రతి ఫేజ్ నుండి వేరియాక్ లేదా ఆటో ట్రాన్స్ఫార్మర్ వేరియాక్ నుండి నేను దానిని 3 ఫేజ్ ఇండక్షన్ మోటారుకు కనెక్ట్ చేయబోతున్నాను కాబట్టి ఇది నా 3 ఫేజ్ ఇండక్షన్ మోటర్ అని చెప్పండి నేను దీనిని ఒక వృత్తం లాగా చూపిస్తాను మరియు నేను ఇక్కడ రోటర్ను చూపించబోతున్నాను ఇది స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటర్ అని అనుకుందాం ఇప్పుడు నేను దీనిని కనెక్ట్ చేయబోతున్నాను ఇండక్షన్ మోటారు యొక్క ఫేజ్ లకు ఒక అమ్మీటర్ మరియు రెండవ ఫేజ్ తో ఒక వాట్ మీటర్ మరియు మళ్ళీ చెప్పనివ్వండి నేను ఒక వాట్ మీటర్ ద్వారా ఇండక్షన్ మోటారు యొక్క రెండవ ఫేజ్ కు కనెక్ట్ చేస్తున్నాను మూడవ ఫేజ్ నేను నేరుగా కనెక్ట్ చేయబోతున్నాను కాబట్టి ఇవి ఇండక్షన్ మోటర్ యొక్క a b మరియు c ఫేజ్ లు ఇప్పుడు వాట్ మీటర్ విషయానికొస్తే సంభావ్య కాయిల్ను గీయండి సంభావ్య కాయిల్ ఇలా అనుసంధానించబడి ఉంది రెండవ వాట్ మీటర్ కోసం కూడా ఇది సంభావ్య కాయిల్ ఇది ఇలా కనెక్ట్ చేయబడింది నేను దీనిని M L మరియు కామన్ పాయింట్ అని వ్రాస్తాను మరియు ఇది V నేను దీన్ని M1 గా ఇది L1 గా పిలుద్దాం అంటున్నాను ఇది సాధారణం 1 ఇది V1 కాబట్టి ఇవి వాట్ మీటర్ యొక్క పాయింట్లు కాబట్టి దీనిని W1 మరియు W2 అని పిలుస్తాను ఇక్కడ అనుసంధానించబడిన 2 వాట్ల మీటర్లు ఇవి ఇప్పుడు ఈ రోటర్ బ్లాక్ చేయబడింది ఇప్పుడు ఈ కరెంట్ రేటెడ్ కరెంట్ చేరే వరకు నెమ్మదిగా ఈ వోల్టేజ్ పెంచడం ఇది రేటెడ్ కరెంట్ను మించకూడదు ఎందుకంటే రాగి నష్టాలను రేటెడ్ నష్టాల కంటే ఎక్కువగా చేయాలనుకోవడం లేదు మరియు మేము 2 లైన్లలో వోల్టేజ్ను కొలవబోతున్నాము కాబట్టి మనం ఇక్కడ కొలిచేది Vsc Isc మరియు Wsc నేను దీనిని షార్ట్ సర్క్యూట్ పరీక్ష అని పిలుస్తాను ఎందుకంటే మీరు ఇండక్షన్ మోటారు యొక్క సమానమైన సర్క్యూట్ను గుర్తుచేసుకుంటే ఇది R1 అవుతుంది ఇది X1 అవుతుంది ఇది Xm కి వెళుతుంది మరియు ఇది Rc గా ఉంటుంది ప్రతి ఫేజ్ కు సమానమైన సర్క్యూట్ ఇక్కడ నేను Vsc గా అనువర్తింప చేయుచున్నాను మరియు నేను దీనిని చూస్తే ఇది ఒక స్టార్ కనెక్ట్ చేయబడిన ఇండక్షన్ మోటర్ అని నేను అనుకుంటాను మరియు నేను దీనిని సాధారణంగా R2ls గా కలిగి ఉంటాను కాని s 1 గా ఉంటుంది కాబట్టి నేను వ్రాయగలను ఇది R2l గా ఉంటుంది మరియు ఇది X2l మరియు రోటర్ వలె ఇప్పటికే షార్ట్ సర్క్యూట్ చేయబడింది కాబట్టి ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క షార్ట్ సర్క్యూట్ పరీక్షతో చాలా పోలి ఉండదు అందుకే బ్లాక్ రోటర్ పరీక్షను ఇండక్షన్ మోటర్ యొక్క షార్ట్ సర్క్యూట్ పరీక్ష అని కూడా పిలుస్తారు ఇప్పుడు నేను దీనిని షార్ట్ సర్క్యూట్ పరీక్షగా పిలుస్తున్నాను ఇప్పుడు నేను ఈ విలువలను Vsc Isc మరియు Wsc గా వ్రాశాను ఇప్పుడు Wsc ఏమైనప్పటికీ ఇది 3 ఫేజ్ ల శక్తి కాబట్టి నేను ప్రతి ఫేజ్ పరిమాణాన్ని కోరుకుంటే నేను పిలుస్తున్న ఫేజ్ కు Wsc చెప్పాలి నేను అని పిలుస్తాను ఇప్పుడు నేను Vsc ను షార్ట్ సర్క్యూట్ కండిషన్ సమయంలో లైన్ వోల్టేజ్ అని వ్రాయగలను ఇది ఫేజ్ వోల్టేజ్ ఏమిటో తెలుసుకుందాం అది స్టార్ గా కనెక్ట్ చేయబడిన ఇండక్షన్ మోటర్ అయితే కాబట్టి స్టార్ కనెక్ట్ అయితే Vph నాతో లభిస్తుంది కాబట్టి నాతో ఫేజ్ కరెంట్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి నేను చెప్పగలను కాబట్టి ఇవి నాతో అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను అంటే ఏమిటో పొందగలను ఇది వాస్తవానికి బ్లాక్ చేయబడిన రోటర్ కండిషన్ పవర్ ఫాక్టర్ లేదా షార్ట్ సర్క్యూట్ కండిషన్ గా ఉంటుంది ఇప్పుడు నేను ఒక పవర్ ఫాక్టర్ కలిగి ఉన్నాను అది షార్ట్ సర్క్యూట్ స్థితిలో ఇండక్షన్ మోటారు యొక్క ప్రతి ఫేజ్ ఇంపెడెన్స్ అని నేను వ్రాయగలగాలి ఇప్పుడు నేను అని చెప్పగలను R1 ఇప్పటికే ఉందని నాకు తెలిస్తే R2l ను ఎటువంటి ఇబ్బంది లేకుండా పొందగలుగుతారు అదేవిధంగా

కాబట్టి బ్లాక్ రోటర్ పరీక్ష నాకు R2l మరియు X2l పొందటానికి అనుమతిస్తుంది అయితే ఓపెన్ సర్క్యూట్ పరీక్ష లేదా లోడ్ టెస్ట్ లేదా స్వెచ్చా గమనం టెస్ట్ మేము ఇంతకుముందు చర్చించిన Xm మరియు Rc అంటే ఏమిటో నిర్ణయించడానికి నన్ను అనుమతిస్తుంది కాబట్టి రెండూ ఇప్పుడు ఈ విషయాలను నిర్ణయించడానికి నన్ను అనుమతిస్తాయి కాబట్టి దీని ఆధారంగా నేను ఈ ఇండక్షన్ మోటార్ పనితీరు లక్షణాలపై ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను స్లయిడ్ సమయం చూడండి 1649 కాబట్టి 3 ఫేజ్ ఇండక్షన్ మోటర్ నో లోడ్ మరియు బ్లాక్ చేయబడిన రోటర్ టెస్ట్ ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను సమస్య ప్రకటన కొంతవరకు క్రింది విధంగా ఉంటుంది కాబట్టి నేను ప్రాథమికంగా 3 ఫేజ్ ఇండక్షన్ మోటారు కోసం ఓపెన్ సర్క్యూట్ పరీక్ష కోసం వెళుతున్నాను ఈ రీడింగులు కొంతవరకు 2200 వోల్ట్లు 60 హెర్ట్జ్ 4 5 ఆంపియర్ మరియు నేను తప్పనిసరిగా 1600 వాట్ల వాటేజ్ రీడింగు పొందుతున్నాను మరియు అది స్వేచ్ఛగా నడుస్తున్నప్పుడు అది 1800 ఆర్పిఎమ్ వేగం కి దగ్గరగానడుస్తుందని చెప్పండి 1760 ఆర్పిఎమ్ అని అనుకుంటున్నాను నేను 1760 ఆర్పిఎమ్ మరియు 1800 ఆర్పిఎమ్ కలిగి ఉంటే దయచేసి అర్థం చేసుకోండి ఏది సమకాలీన వేగం కిదగ్గరగా ఉంటుంది ఇది 60 హెర్ట్జ్ యంత్రం కాబట్టి f 60 కాబట్టి దగ్గరి సమకాలిక వేగం 1800 ఆర్పిఎమ్ అని నేను చెబితే p 4 ధ్రువాలు ఉండాలి కాబట్టి ఇప్పటికే మేము ధ్రువాలను 4 ధ్రువాలు గా ఊహించు చున్నాము అప్పుడు బ్లాక్ రోటర్ టెస్ట్ రీడింగ్ కొంతవరకు ఉంటుంది ఇది లైన్ వోల్టేజ్ వలె 270 వోల్ట్లను కలిగి ఉంది మరియు నేను 25 ఆంపియర్లను లైన్ కరెంట్ గా మరియు 9000 వాట్స్ రీడింగ్ చేయబోతున్నాను ఇప్పుడు అడిగేది Rc Rm R1 R2l మరియు X1 మరియు X2l నిర్ణయించడం ఇప్పుడు 2200 వోల్ట్లను లైన్ వోల్టేజ్ గా ఇవ్వబడింది మరియు ఇంకా 1 ఇవ్వబడినవి R1 2 8 ఓంలు గా ఇవ్వబడ్డాయి ఇది లైన్ వోల్టేజ్ అవుతుంది మరియు ఇది y కనెక్ట్ చేయబడిన ఇండక్షన్ మోటారుగా అయినందున ఇవ్వబడితే ఫేజ్ వోల్టేజ్ కానుంది ఇప్పుడు 4 5 ఆంపియర్ కరెంటుగా ఇవ్వబడింది ఇది లైన్ కరెంట్ మరియు ఫేజ్ కరెంట్ అయి ఉండాలి ఎందుకంటే ఇది స్టార్ కనెక్ట్ చేయబడింది కాబట్టి మొదట నేను చెప్పాలి

ఇది కలిగి ఉండే నష్టాల విలువ ఏమిటో ఇస్తుంది వాస్తవానికి భ్రమణ నష్టాలను కలిగి ఉన్న విలువ ఎందుకంటే మోటారు చాలా స్పష్టంగా తిరుగుతోంది మరియు ఇనుప నష్టాలు ఏమిటో ఇది ఇస్తుంది కాబట్టి ఇనుప నష్టాలు మరియు దీనికి సంబంధించిన భ్రమణ నష్టాలు నేను Rc ను పొందగలుగుతాను కాబట్టి Rc కోసం నన్ను ప్రయత్నించనివ్వండి

కాబట్టి చాలా స్పష్టంగా ఇది కూడా ఒక ఫేజ్ వోల్టేజ్ అయి ఉండాలి కాబట్టి నేను ఏ ఇబ్బంది లేకుండా Rc ను పొందగలను అని చెప్పాలి ఇప్పుడు నేను Xm అంటే ఏమిటో పొందాలి Xm పొందడానికి నేను చేయవలసిందల్లా నేను కలిగి ఉంటే మరియు నేను దాని నుండి నేను Im ఏమిటో నిర్ణయించగలను ఇప్పుడు నేను చెప్పగలను కాబట్టి నేను Xm విలువ ఏమిటో పొందాను Xc యొక్క విలువ ఏమిటో కూడా నేను పొందాను కాబట్టి నేను సమానమైన సర్క్యూట్ను గీసినప్పుడు నేను తప్పనిసరిగా ఇప్పటికే ఇచ్చిన R1 ను గీయాలి నేను X1 అంటే ఏమిటో తెలుసుకోవలసి ఉంటుంది Xm అంటే ఏమిటో నేను పొందాలి ఈ విలువ నుండి నేను ఖచ్చితంగా పొందాను నాకు Rc వచ్చింది ఇది నాకు లభించిన దాని నుండి కూడా ఈ విలువ నుండి వచ్చింది ఇప్పుడు నేను కలిగి ఉన్నాను మరియు నేను పొందాలి మరియు ఇది పూర్తిగా సమానమైన సర్క్యూట్ ఇది V1 కాబట్టి నేను ఇంకా ఈ విలువను పొందలేదు నేను ఇంకా పొందలేదు మరియుదీని కోసం నేను బ్లాక్ చేయబడిన రోటర్ పరీక్ష డేటాను ఉపయోగిస్తున్నాను స్లయిడ్ సమయం చూడండి 2326 కాబట్టి బ్లాక్ చేయబడిన రోటర్ పరీక్ష డేటాను చూడటానికి ప్రయత్నిస్తాను మళ్ళీ 9000 వాట్ల శక్తి 270 వోల్ట్ల వోల్టేజ్ మరియు 25 ఆంపియర్లు ప్రస్తుతము అని తరువాతి పేజీలో వ్రాస్తాను నిరోధించిన రోటర్ పరీక్ష యొక్క డేటా ఇదే కాబట్టి ప్రతి ఫేజ్ నష్టం 3000 వాట్లకు సమానం అని నేను చాలా స్పష్టంగా చెప్పగలను ఎందుకంటే 90003 ఇది తప్పనిసరిగా కి అనుగుణంగా ఉంటుంది నాకు ఇప్పటికే R1 తెలుసు వాస్తవానికి ఇది 25 ఆంపియర్లు అని నేను ఊహించబోతున్నాను కాబట్టి నేను R2 విలువ ఏమిటో పొందగలుగుతాను తద్వారా ఈ విధమైన విలువను వ్రాయనివ్వండి మా వోల్టేజ్ దాని నుండి నేను స్పష్టంగా పొందగలను ఒకసారి నేను పొందాను కాబట్టి ఇది ఇప్పుడు నేను పొందగలగాలి నేను Zph ను పొందిన తర్వాత నేను చెప్పగలను R1 ఇప్పటికే 2 8 ఓంలుగా ఇవ్వబడింది అందువల్ల నేను R2 అంటే ఏమిటో ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్ణయించగలను కాబట్టి నేను పొందగలగాలి ఇప్పుడు నేను చెప్పగలను ఇప్పుడు కాబట్టి ఈ పరీక్ష డేటా నుండి మనం పూర్తి సమానమైన సర్క్యూట్ పారామితులను X1 అలాగే ను పొందగలుగుతాను కాబట్టి మేము ఈ విషయాలన్నింటినీ నిర్ణయించాము కాబట్టి మీరు గణనను పూర్తి చేస్తారు మీరు దీన్ని చేయగలరు ఇది సమస్య కాకూడదు స్లయిడ్ సమయం చూడండి 2604 వౌండ్ రోటర్ ఇండక్షన్ మోటారు పనితీరుపై మరో సమస్యను పరిష్కరించుకుందాం సమస్య ప్రకటన క్రింది విధంగా ఉంటుంది ఇది 3 ఫేజ్ 420 వోల్ట్లు 6 పోల్ 50 హెర్ట్జ్ 100 కిలో వాట్ల వౌండ్ రోటర్ రోటర్ ఇండక్షన్ మోటర్ వ్రాసినది రోటర్ టెర్మినల్స్ షార్ట్ సర్క్యూట్తో మనం పూర్తి లోడ్ స్లిప్ 0 04 గా ఉండబోతున్నాం మరియు గరిష్ట టార్క్ వద్ద స్లిప్ smax T రేటెడ్ వోల్టేజ్ మరియు రేట్ ఫ్రీక్వెన్సీ వద్ద నడుస్తున్నప్పుడు 0 2 గా ఇవ్వబడుతుంది స్టేటర్ రెసిస్టెన్స్ R1 మరియు యంత్రం యొక్క భ్రమణ నష్టాలను నిర్లక్ష్యం చేయండి ఇప్పుడు మీరు Tmax అంటే ఏమిటి Tstarting మరియు పూర్తి లోడ్ రాగి నష్టం యొక్క విలువ ఏమిటో లెక్కించమని అడుగుతున్నారు ఇదే అడుగుతోంది కాబట్టి ఇది 6 పోల్ 50 హెర్ట్జ్ ఇండక్షన్ మోటర్ అని చూద్దాం కాబట్టి సమకాలిక వేగం కాబట్టి నేను సెకనుకు రేడియన్లుగా మార్చాలనుకుంటే నేను చెప్పాలి ఇప్పుడు పూర్తి లోడ్ టార్క్ అంటే ఏమిటో నేను వ్రాయగలను కాబట్టి ఇది 100 కిలో వాట్ కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తీకరణ మీకు ఉంటే చాలా స్పష్టంగా పొందవచ్చు

నేను దీని గురించి పూర్తి లోడ్ గా మాట్లాడుతున్నాను మరియు నేను ఇలా కూడా వ్రాయగలను

ఇది మరొక వ్యక్తీకరణ కాబట్టి మీరు ఈ 2 వ్యక్తీకరణలను మిళితం చేస్తే మీరు ఈ వ్యక్తీకరణను పొందగలుగుతారు స్లయిడ్ సమయం చూడండి 3140 ఇప్పుడు దీనిని ఉపయోగించి మనం వ్రాయగలగాలి ఈ విషయాలన్నీ మీరు లెక్కించాల్సిన విషయం Temax మాత్రమే దీని నుండి మనం చేరుకోవచ్చు ఇప్పుడు రెండవ ఉపవిభాగం ఏమిటంటే Te starting అంటే ఏమిటి నేను మళ్ళీ ఈ వ్యక్తీకరణను వ్రాయగలను

ఇది పూర్తి లోడ్తో సమానం అడిగిన మూడవది రోటర్ రాగి నష్టం కాబట్టి రోటర్ రాగి నష్టం మీకు ఎలా లభిస్తుంది దయచేసి మేము పొందిన సమీకరణాన్ని గుర్తుంచుకోండి కాబట్టి రోటర్ రాగి నష్టం పూర్తి లోడ్ వద్దఅని నేను చెప్పగలను కాబట్టి ఇది

కాబట్టి ఈ సమీకరణం చాలా ముఖ్యమైన సమీకరణం ఇది ఇండక్షన్ మోటారు కోసం మనం అన్ని సమయాలలో గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇది స్లిప్ గురించి మనం మాట్లాడుతున్న పరిస్థితి ఏమైనప్పటికీ ఇది మరొక ముఖ్యమైన సమీకరణం ఇది మరొక ముఖ్యమైన సమీకరణం మరియు మనం సాధారణంగా మాట్లాడే ముఖ్యమైన సమీకరణాలు ఇది మరియు ఇది గరిష్ట టార్క్కు అనుగుణమైన మరొక సమీకరణం కాబట్టి ఇవి నిజంగా ముఖ్యమైన సమీకరణాలు కాబట్టి మీరు దీన్ని ఎలా పొందాలో నిజంగా తెలుసుకోవాలి కానీ దానిని ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకోవాలి దీనితో మేము ప్రాథమికంగా ఓపెన్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ పరీక్షతో పాటు ఇండక్షన్ మోటారుపై కొన్ని సమస్యలను ముగించాము